ఉపన్యాసం 50 కి స్వాగతం గత వీడియోలో మనం రెండు చివరలా నిర్ణయించబడిన పరిమిత స్ట్రింగ్ యొక్క వైబ్రేషన్ ని చూశాము అంటే 2 చివరలా స్థానభ్రంశం 0 అవుతుంది సెపరేషన్ ఆఫ్ వేరియబుల్స్ పద్ధతిని ఉపయోగించి వీటి పరిష్కారాన్ని ఎలా కనుగొనాలో మనం చూశాము కాబట్టి ఈ వీడియోలో మనం పరిమిత స్ట్రింగ్ యొక్క ఒక చివర నిర్ణయించబడి రెండవ చివర స్వేచ్ఛగా వదిలివేసిన ఇలాంటి మరొక సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాము కాబట్టి అన్ని సమయాలలో స్ట్రింగ్ యొక్క వైబ్రేషన్ ఎలా ఉంటుందో మనం చూస్తాము మరియు సెపరేషన్ ఆఫ్ వేరియబుల్స్ ద్వారా మనం పరిష్కారాలను కనుగొంటాము కాబట్టి ఈ వీడియోని మనం ప్రారంభ మరియు సరిహద్దు విలువ కలిగిన సమస్యతో ప్రారంభిద్దాం కాబట్టి పరిమిత స్ట్రింగ్ utt c2uxx0 ని సమస్యగా పరిగణించండి మనం స్ట్రింగ్ యొక్క చివరలను 0 నుండి L వరకు ఎంచుకుందాం కాబట్టి L పొడవు కలిగిన స్ట్రింగ్ యొక్క ఒక చివర 0 వద్ద మరియు రెండవ చివర L వద్ద ఉంటుంది కాబట్టి స్ట్రింగ్ యొక్క ఒక చివరను మీరు uLt0 గా నిర్ణయించవచ్చు మరియు రెండవ చివరను ux0t0 గా వదిలి వేయవచ్చు ఇది మీ సరిహద్దు అవుతుంది మరియు మీరు దీనికి పరిష్కారాన్ని కలిగి ఉంటారు ఇక్కడ మీరు t ను టైం గా x ను X అక్షాంశం గా చూడవచ్చు మీరు తరంగ సమీకరణాలను కలిగి ఉన్నారు మరియు ఇవి ఈ అనంతమైన స్ట్రిప్ లో ప్రారంభ నియమాలు ux0fx మరియు utx0g ని సంతృప్తి చెందుతాయని కూడా ఇవ్వబడింది కాబట్టి ఇది బాగా నిర్వచించబడిన సమస్య కాబట్టి దీనిని utt c2uxx0 0xL t0 గా వ్రాస్తాము ఇది మీ అవకలన సమీకరణం అవుతుంది మరియు 0xL కు ux0fx మరియు utx0g లు మీ ప్రారంభ నియమాలు అవుతాయి కాబట్టి 0 నుండి L వరకు ఇది మీ సమాచారం అవుతుంది అంటే స్ట్రింగ్ యొక్క ప్రారంభ సమయం స్థానభ్రంశం మరియు వెలాసిటీ మీకు తెలుసు సరిహద్దు నియమాలు ఒకవైపు నిర్ణయించబడి ఉంటాయి మరియు రెండవ వైపు నిర్ణయించబడకుండా ఉంటాయి కాబట్టి మీరు ux0t0 ని కలిగి ఉంటారు మరియు స్థానభ్రంశం uLt0 నిర్ణయించబడి ఉంటుంది ఇది ప్రతి t 0 కి అన్ని సమయాలలో నిజం సరేనా కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం uxt ని మనం ప్రతి x మరియు t కి కనుకోవాల్సి ఉంటుంది ఇది పరిమిత డొమైన్ కాబట్టి ఎప్పటిలాగే పరిష్కారాన్ని కనుగొనండి మీరు డొమైన్ ని చూసినట్లయితే x డొమైన్ 0 నుండి L వరకు పరిమితమైనదిగా మరియు t డొమైన్ పాజిటివ్ అక్షాంశంగా ఉండడాన్ని మీరు చూడవచ్చు కాబట్టి మీరు utt c2 uxx 0 ను సమస్యగా 0 x L t 0 ను డొమైన్ గా ux0 f utx0g ను ప్రాథమిక నియమాలుగా ux0t 0 uLt 0 లను సరిహద్దు నియమాలుగా కలిగి ఉన్నారు ఇప్పుడు పరిష్కారం కోసం చూడండి పరిష్కారం సపరబుల్ రూపం uxtXTt≠0 లో ఉంది అనుకోండి మనం ఈ రూపంలో వున్న పరిష్కారం కోసం వెతుకుతున్నాము తర్వాత మీరు దీనిని ఇచ్చిన తరంగ సమీకరణం లో ప్రతిక్షేపిస్తారు అందువల్ల మీరు XTtc2XxTt ని పొందుతారు దీనిని మీరు uxtXTt తో రెండు వైపులా భాగించినప్పుడు మీరు XxXxTtc2Ttని పొందుతారు XxXxTtc2Tt లో చరరాశులు వేరుబడ్డాయి అంటే కుడి చేతివైపున x లలో వున్న ఫంక్షన్లు మరియు ఎడమ చేతి వైపున t లలో వున్న ఫంక్షన్ లు సమానం దీని అర్థం ఏమిటంటే వీటి విలువ స్థిరాంకం అవ్వాలి కాబట్టి దీనిని అనే పరిమితిగా అనుకోండి ఇప్పుడు x లలో వున్న పదం సాధారణ అవకలన సమీకరణాన్ని సూచిస్తుంది కాబట్టి మీరు Xx λXx0 ని పరిగణలోకి తీసుకుంటే x యొక్క డొమైన్ 0 x L అవుతుంది సరేనా ఇప్పుడు మనం రెండవది ఎలా ఉంటుందో చూద్దాం కాబట్టి రెండవ పదం నుండి మీరు t లలో సాధారణ అవకలన సమీకరణం Tt λc2Tt0 ని కలిగి ఉంటారు ఇక్కడ t 0 అవుతుంది కాబట్టి ఇవి మీ వద్ద వున్న రెండు సాధారణ అవకలన సమీకరణాలు మరియు ఇది స్వీయ అనుబంధ రూపంలో ఉందని మీరు స్పష్టంగా చూస్తారు కాబట్టి మీరు సరిహద్దు నియమాలు ux0t0 ని వర్తింప చేయండి ఇక్కడ ux0t0 మొదటి సరిహద్దు నియమం అవుతుంది దీనిని ఇచ్చిన సమీకరణంలో అప్లై చేస్తే మీరు X0Tt0 ని పొందుతారు T≠0 కాబట్టి X00 అవుతుంది ఇప్పుడు మీరు రెండవ సరిహద్దు నియమం uLt0 ని ఇచ్చిన సమీకరణం లో అప్లై చేస్తే ఇది మీకు XLTt0 ని ఇస్తుంది ఇక్కడ Tt≠0 కాబట్టి మీరు XL0 ని కలిగి ఉంటారు కాబట్టి సంగ్రహించబడిన స్టర్మ్ లియోవిల్లే సమస్య Xx λXx0 అవుతుంది ఇది 0 XL లో ఉంటుంది మరియు మీరు X00 XL0 ని కలిగి ఉంటారు ఇవి రెండూ సరిహద్దు నియమాలు అవుతాయి Xx స్వీయ అనుబంధం రూపంలో ఉన్నట్లు మనం చూడవచ్చు ఇది స్వీయ అనుబంధ రూపంలో ఉంది కాబట్టి px1 qx0 మరియు wx1 అవుతాయి ఇది మీకు అవసరం అవుతాయి wx1 కాబట్టి బిందు లబ్దాన్ని మీరు ϕψ ∶ 0Lxψ గా నిర్వచించవచ్చుసరేనా ఈ విధంగా చేయడం ద్వారా మనం LXx1 Xx ని పొందుతాము ఇది సెల్ఫ్ ఎడ్జాయింట్ రూపంలో లేదా హెర్మిషియన్ రూపంలో ఉంది దీని నుండి విలువలు వాస్తవసంఖ్యలు అవుతాయి అంటే λ2 λ0 లేదా λ 2 అవుతుంది ఇక్కడ μ0 సరేనా కాబట్టి ఈ మూడు సందర్భాలను చూడండి మరియు ముందుగా λ 2 ని తీసుకోండి అప్పుడు సమీకరణం Xx 2 Xx0 అవుతుంది మరియు దీని యొక్క సాధారణ పరిష్కారం Xxc1eμxc2e μx అవుతుంది ఇప్పుడు మీరు సరిహద్దు నియమాలను X00 కు వర్తింపజేస్తే అది నాకు c1 c20 ని ఇస్తుంది ఇదే నా మొదటి సమీకరణం ఇది నాకు μ ≠ 0 మరియు μ0ని ఇస్తుంది కాబట్టి c1c2 అవుతుంది మీరు c1c2 ని పొందిన తర్వాత సాధారణ పరిష్కారం ఏమౌతుంది సాధారణ పరిష్కారం Xx2cosh μx అవుతుంది ఇప్పుడు మీరు ఇంకొక సరిహద్దు నియమం XL0 ని అప్లై చేస్తే మీరు సాధారణ పరిష్కారంగా 2cosh μL 0 ని కలిగి ఉంటారు కాబట్టి cosh μL ≠ 0 అవుతుంది ఎక్సపోనెసెన్షియల్ ఫంక్షన్ ల మొత్తం ఎప్పుడూ 0 కాదు కాబట్టి ఇది ఎప్పుడూ పాజిటివ్ గా ఉంటుంది అంటే c10 అవుతుంది c10 అయితే c1c2 కాబట్టి c2 కూడా 0 అవుతుంది కాబట్టి c1 c2 లు రెండూ 0 లు అవుతాయి కాబట్టి నా సాధారణ పరిష్కారం x యొక్క అన్ని విలువలకు 0 అవుతుంది సరేనా కాబట్టి λ2 ఐగెన్ విలువ కాదు ఇప్పుడు 0 సందర్భాన్ని చూస్తే మీరు Xx0 ని కలిగి ఉంటారు దీని నుండి మీరు Xxc1xc2ని పొందుతారు ఇది మీ సాధారణ పరిష్కారం అవుతుంది మీరు సరిహద్దు నియమం X00 ని అప్లై చేస్తే దాని నుండి c10 వస్తుంది కాబట్టి ఒకటవ సరిహద్దు నియమాన్ని అప్లై చేసిన తర్వాత మీ సాధారణ పరిష్కారం Xxc2 అవుతుంది ఇప్పుడు మీరు ఇంకొక సరిహద్దు నియమం XL0 ని అప్లై చేస్తే c20 అవుతుంది దాని నుండి x యొక్క ప్రతి విలువకు Xx0 అవుతుంది కాబట్టి దీని నుండి 0 ఐగెన్ విలువ కాదు కాబట్టి మనకు మిగిలిన ఏకైక సందర్భం λ 2 దీని నుండి మీకు Xx2 Xx0 వస్తుంది ఇది సాధారణ అవకలన సమీకరణం కాబట్టి Xxc1cos μx c2sin μx సాధారణ పరిష్కారం అవుతుంది సరిహద్దు నియమం X00 ని అప్లై చేస్తే మీకు μc1sin μx μc2cos μx |x00 ని పొందుతారు దీని నుండి మీరు c20 ని పొందుతారు మరియు దీని నుండి c20 అవుతుంది కాబట్టి ఇప్పుడు మీ సాధారణ పరిష్కారం Xxc1cos μx అవుతుంది ఇప్పుడు మీరు రెండవ సరిహద్దు నియమం XL0 ని వర్తింపజేస్తే అది నాకు c1cos μL 0 ని ఇస్తుంది దీని నుండి c10 or cos μL 0 లేదా అవ్వాలి నిర్దిష్ట μ0 విలువలకు cos μL 0 కావచ్చు సరేనా కాబట్టి ఆ విలువలకు c1 ఆర్బిటరీ గా ఉంటుంది కాబట్టి మీరు c1ని నాన్ జీరోగా తీసుకోవడం ద్వారా అటువంటి విలువలకు మీరు నాన్ జీరో పరిష్కారాన్ని కలిగి ఉన్నారని అర్థం కాబట్టి మీకు నాన్ జీరో పరిష్కారం కావాలనుకుంటే cos μL 0 గా తీసుకుంటారు దాని నుండి μL2n1π2 n0123 పరిష్కారం అవుతుంది మీరు n0 ని పెడితే L2 మరియు cos 2 0అవుతుంది కాబట్టి ఈ విధంగా మీరు పరిష్కారాన్ని పొందుతారు దీని నుండి నేను n లను n 2n1π2L n0123 గా కలిగివుంటాను ఈ విలువలన్నీ n మీద ఆధారపడి ఉంటాయి n n2కాబట్టి n2n1224L2 లు ఐగెన్ విలువలు అవుతాయ ఇక్కడ n0123 c1 ఆర్బిటరీ అయినప్పుడు మీరు ప్రాథమికంగా కలిగి ఉన్న ఐగెన్ ఫంక్షన్లు ఏమిటి n0123 కు nxcos 2n1πx2L లు ఐగెన్ ఫంక్షన్లు అవుతాయి కాబట్టి n2n1224L2 లు మీ ఐగెన్ విలువలు మరియు nxcos 2n1πx2L లు వాటికి అనుబంధంగా ఉన్న ఐగెన్ ఫంక్షన్లు అవుతాయి N 123 కి అనుగుణంగా మీరు విలువలను తీసుకొని X లలో వున్న ఈ సమస్యను పరిష్కరిస్తారు అదేవిధంగా మనం విలువలను తీసుకొని T లలో సాధారణ అవకలన సమీకరణాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము T విలువ n మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి విలువకి అది ఒక సాధారణ అవకలన సమీకరణాన్ని సూచిస్తుంది కాబట్టి ప్రతి n కు నేను ఒక సాధారణ అవకలన సమీకరణం Tnt2n1224L2c2Tnt0 ని కలిగి ఉంటాను సరేనా కాబట్టి n 123 అయినప్పుడు నేను Tnt2n1224L2c2Tnt0 పొందుతాను కాబట్టి ఇది నాకు TntAncos 2n1πc2L tBnsin 2n1πc2L t ని ఇస్తుంది కాబట్టి ఇవి మీ పరిష్కారాలు అవుతాయి ఇక్కడ Anమరియు Bn లు ఆర్బిటరీ స్థిరాంకాలు అవుతాయి సరేనా n యొక్క ప్రతి విలువకి మీపరిష్కారాలు unxt ఏమవుతాయి Tn లు మీ పరిష్కారాలు అవుతాయి ఇక్కడ Xn మీ ఐగెన్ ఫంక్షన్ అవుతుంది కాబట్టి unxtcos 2n1πx2L Ancos 2n1πc2L tBnsin 2n1πc2L t ని మీరు పరిష్కారంగా కలిగి ఉంటారు n విలువను 0 నుండి ∞ వరకు తీసుకొని ఈ పరిష్కారాలన్నింటినీ కూడితే వచ్చిన uxtn0cos 2n1πx2L Ancos 2n1πc2L tBnsin 2n1πc2L t కూడా పరిష్కారం అవుతుంది సరేనా ఇందులోని ప్రతీ పదం తరంగ సమీకరణానికి సరిహద్దు నియమాన్ని సంతృప్తిపరిచే పరిష్కారం అవుతుంది కాబట్టి దీనిని అన్ని పరిష్కారాల సూపర్ పొజిషన్ గా భావించండి మరియు ఇది సరిహద్దు నియమాన్ని సంతృప్తిపరిచే పరిష్కారమవుతుంది ఇప్పుడు ఈ పరిష్కారంలో ఆర్బిటర్రీ స్థిరాంకాలు An Bn లను కనుక్కోవలసి ఉంది కాబట్టి ఒకటవ ప్రారంభ నియమం ux0f ని ఉపయోగించడం వల్ల మనం n0Ancos 2n1πx2L f ని పొందుతాముసరేనా కాబట్టి దీని నుండి n యొక్క విలువ కు మీరు Anని ఎలా పొందగలరు వీటి బిందు లబ్దాన్ని 0 నుండి L వరకు సమాకలనం చేయడం ద్వారా వచ్చిన స్టర్మ్ లియోవిల్లే సమస్య ϕψ ∶ 0Lxψను పరిష్కరించడం ద్వారా కనుగొంటారు విలువలు వాస్తవ విలువలు మరియు వాటికి అనుగుణంగా ఉన్న ఐగెన్ ఫంక్షన్లు కూడా వాస్తవాలు కాబట్టి ఇక్కడ ఉన్న ψ విలువ ψ అవుతుంది కాబట్టి ψ మీద ఉన్నబార్ ని పట్టించుకోనవసరం లేదు కాబట్టి మీరు An0Lfcos 2n1πx2L dx0L2n1πx2L dx గా కలిగి ఉంటారు ఇక్కడ హారం లో ఉన్న సమాకలనం ను లెక్కించడం ద్వారా మీరు దాని విలువను వ్రాయవచ్చు దీనిని మీరు లెక్కిస్తే మీరు 0L2n1πx2L dx0L1cos 2n1πxL 2dxL2sin 2n1πxL L2n1π ని పొందుతారు కాబట్టి 0 నుండి L కి 0L2n1πx2L dxL2 అవుతుంది n0123 అయినప్పుడు మీరు దీనిని An2L0Lfcos 2n1πx2L dx గా వ్రాయగలరు ఈ విధంగా మీరు మొదటి ప్రారంభం నియమాన్ని వర్తింప చేయడం ద్వారా మీ An లను పొందుతారు కాబట్టి ఈ సూపర్ పొజిషన్ పరిష్కారంలో An విలువ ఎంతో నాకు తెలుసు ఇప్పుడు రెండవ ప్రారంభ నియమాన్ని ఉపయోగించడం ద్వారా నేను Bnని కనుగొంటాను ఇక్కడ మీరు n విలువను 0 నుండి ∞ గా కలిగి ఉన్నారు మరియుn0cos 2n1πx2L Bn2n1πc2Lg మీ వద్ద ఉంది దీనికి బిందు లబ్దాన్ని రెండు వైపులా అప్లై చేస్తే Bn2n1πc2L2L0Lgcos 2n1πx2L dx ని మీరు చూడగలరు ఇది నాకు Bn42n1πc0Lgcos 2n1πx2L dx ని ఇస్తుంది n 0123 అయినప్పుడు ఈ సాధారణ పరిష్కారంలో ఉన్న An మరియు Bn ఏమిటో నాకు తెలుసు కాబట్టి ఇది అన్ని నియమాలను సంతృప్తి పరిచే సాధారణ పరిష్కారం అవుతుంది uxt పరిష్కారాలన్నింటి యొక్క సూపర్ పొజిషన్ An మరియు Bnలతో కలిపి తీసుకుంటుంది కాబట్టి uxtn0unxt కావలసిన పరిష్కారం అవుతుంది కాబట్టి ఇవి అన్ని సమయాలలో మీరు చూడగలిగే పరిమిత పొడవు కలిగిన స్ట్రింగ్ యొక్క వైబ్రేషన్ లు ఇక్కడ స్ట్రింగ్ యొక్క ఒక చివర నిర్ణయించబడి ఉంటుంది మరియు రెండవ చివర నిర్ణయించబడకుండా స్వేచ్ఛగా వదిలి వేయబడి ఉంటుంది ఈ విధంగా మనం uxt ని పొందాము కాబట్టి మీరు దీనిని పరిష్కారంగా కలిగి ఉన్నారు సరేనా కాబట్టి మీరు స్ట్రింగ్ యొక్క రెండు చివరలా నిర్ణయించబడకుండా స్వేచ్ఛగా వదిలి వేసిన అంటే రెండు చివరలా ux0t0 గా తీసుకున్నప్పుడు సమస్యలను కూడా చేయవచ్చు కాబట్టి విభిన్న సరిహద్దులు నియమాలు కలిగిన స్టర్మ్ లియోవిల్లే సమస్యను మీరు సంగ్రహించవచ్చు కాబట్టి మీరు ఐగెన్ విలువలు మరియు ఐగెన్ ఫంక్షన్లను కనుగొంటారు తర్వాత పరిష్కారాన్నిసపరబుల్ రూపంలో పొందడానికి ప్రారంభ నియమాలను వర్తింపచేస్తారు కాబట్టి సరిహద్దు నియమాలు ఏమైనప్పటికీ మీరు స్ట్రింగ్ యొక్క వైబ్రేషన్లను చక్కగా పొందుతారు సరేనా కాబట్టి మిగిలిన సమస్యలను అభ్యాసం గా మీకు వదిలి వేస్తున్నాను సరేనా ఇప్పటివరకు మనం ఏమి చేశాము కాబట్టి ఇప్పటి వరకు మనం ఏమి చేసామో పునశ్చరణ చేద్దాం utt c2uxx 0 ను మనం తరంగ సమీకరణం గా తీసుకున్నాము ఇక్కడ x విలువలు వాస్తవ రేఖ మొత్తం గా మరియు t విలువలు 0 కంటే ఎక్కువగా తీసుకోబడ్డాయి మీరు ux0fమరియు utx0g అనే ప్రారంభ సమాచారాన్ని మాత్రమే కలిగి ఉన్నారు దీనికి ఎటువంటి సరిహద్దు లేదు మరియు ఇది పరిష్కారాన్ని కలిగి ఉంది ఇది డిఅలెమ్బెర్ట్ పరిష్కారం అవుతుంది కాబట్టి మనం దీనికి డిఅలెమ్బెర్ట్ D'alembert పరిష్కారాన్ని కలిగి ఉన్నాము మరియు ఎనర్జీ ఆర్గ్యుమెంట్ ద్వారా ఇది ప్రత్యేకమైన పరిష్కారం అని కూడా మనం చూశాము శక్తి ని పరిగణలోకి తీసుకోవడం ద్వారా ప్రత్యేక పరిష్కారం మొక్క ప్రత్యేకత కూడా నిరూపించబడినది సరేనా మీరు ఒకటే పరిష్కారాన్ని కలిగి ఉన్నారు పూర్తి డొమైన్లో ప్రారంభ నియమాలు కలిగిన తరంగ సమీకరణానికి డిఅలెమ్బెర్ట్ పరిష్కారం మాత్రమే పరిష్కారమని మీరు చూపించవచ్చు మీరు అనంతమైన స్ట్రింగ్ ని కలిగి ఉన్నారు అనంతమైన స్ట్రింగ్ యొక్క రెండు చివరలా మీరు స్థానభ్రంశంను మరియు వెలాసిటీ ని ఇచ్చినప్పుడు అన్ని సమయాలలో స్ట్రింగ్ యొక్క వైబ్రేషన్ డిఅలెమ్బెర్ట్ పరిష్కారమని మీకు తెలుసు వాస్తవానికి ఈ ప్రత్యేకత వల్లనే ఇది పరిష్కారం అవుతుంది సెమీ ఇన్ఫినిటీ డొమైన్ ని పరిగణించినప్పుడు అదే సమస్యలను ఎలా పరిష్కరించాలో కూడా మనం చూసాము x 0 t 0 మరియు ప్రారంభ నియమాలు ux0f utx0g లు అవుతాయి ఇక్కడ మీరు సరిహద్దు నియమాలను కూడా కలిగి ఉన్నారు కాబట్టి వాటిని మీరు నిర్ణయించవచ్చు లేదా నిర్ణయించకుండా స్వేచ్ఛగా వదిలి వేయవచ్చు కాబట్టి u0t0 లేదా ux0t0 లు మీ సరిహద్దు నియమాలు అవుతాయి కాబట్టి ప్రతి సందర్భంలోనూ మనం డొమైన్ ను పూర్తి వాస్తవ రేఖకు మరియు అన్ని ఫంక్షన్లను సరి లేదా బేసి ఫంక్షన్లు గా విస్తరిస్తాము ఈ డిఅలెమ్బెర్ట్ యొక్క పరిష్కారాన్ని ఉపయోగించుకొని మనం పరిష్కారాన్ని కనుగొంటాము కాబట్టి మీరు పరిష్కారాన్ని కలిగి ఉన్నారు సరేనా మరియు ఈ సమస్యకు ఇదొక్కటే పరిష్కారమని కూడా చూడవచ్చు ఈ యునిక్నెస్ ఇంతకుముందు చూపించిన విధంగానే ఎనర్జీ ఆర్గ్యుమెంట్ ద్వారా చూపించవచ్చు కాబట్టి ఈ సందర్భంలో మళ్ళీ మీకు ప్రత్యేకమైన పరిష్కారం ఉంది దీనిలో ఉన్న ప్రారంభ నియమాలను వివిధ రకాలుగా తీసుకున్నప్పటికీ ఉదాహరణకు u0tp మీరు సాధారణ విధానంలో కనుకున్నప్పటికీ పరిష్కారం యొక్క ప్రత్యేకతను చూపించవచ్చు కాబట్టి సరి లేదా బేసి ఫంక్షన్ గా విస్తరించకుండా మనం తరంగ సమీకరణం యొక్క సాధారణ పరిష్కారాన్ని చూడటం ద్వారా మరియు ఋణాత్మకం వైపున ఉన్న ఆర్బిటరీ ఫంక్షన్లను కనుక్కోవడానికి సరిహద్దు నియమాలను ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఈ పద్ధతి ద్వారా మీరు నిజంగా పరిష్కారాన్ని చూడవచ్చు మరియు ఈ సందర్భంలో కూడా ఎనర్జీ ఆర్గ్యుమెంట్ ద్వారా మీరు పరిష్కారం యొక్క ప్రత్యేకతను చూపించవచ్చు మీరు ఈ సరిహద్దు నియమం uxku0ని కలిగి ఉన్నప్పుడే మీకు సమస్య ఎదురవుతుంది కాబట్టి దీనిని మీరు ఏదైనా స్ట్రింగ్ తో జతచేస్తే అప్పుడు మీరు పరిష్కారం యొక్క ప్రత్యేకతను చూపించాల్సిన అవసరం లేదు దీనిని మనం నేరుగా చూపించలేము కాబట్టి ఒక చిట్కాని అప్లై చేయాల్సి ఉంటుంది మీరు ఒకటే పరిష్కారాన్ని కలిగి ఉన్నారు కాబట్టి ఈ పరిష్కారం యొక్క ప్రత్యేకతను విభిన్న వాదనల ద్వారా నిరూపించవచ్చు కానీ మనం ఆ పద్ధతులన్నింటిని ఇవ్వడం లేదు కాబట్టి ఇక్కడ కూడా మనం ఇలాంటి పరిష్కారాలను రూపొందించవచ్చు ఇక్కడ మనం ఈ రెండు పరిష్కారాలను ఇవ్వలేదు కానీ మనం సాధారణ వాదన ద్వారా వీటిని కనుగొనవచ్చు ఇక్కడ మీకు పరిష్కారం ఉంది మరియు అది ప్రత్యేకమైనది కానీ ఇక్కడ నేను ప్రత్యేకతను చూపించడం లేదు మీరు ఎనర్జీ ఆర్గ్యుమెంట్ ద్వారా ప్రత్యేకతను చూపవచ్చు ఈ సరిహద్దు నియమంతో ఇదే సమస్యకు ఈ సందర్భంలో కూడా మీరు పరిష్కారం యొక్క ప్రత్యేకతను చూపించవచ్చు సరేనా దీనినే మీరు ఇక్కడ చూశారు కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ప్రారంభ విలువ కలిగిన సమస్యను పరిశీలిద్దాం ఈ ప్రారంభ విలువ కలిగిన సమస్య నాన్ హోమోజీనియస్ ఫంక్షన్ మీరు దీనిని తీసుకొని 0 కి సమానం చేస్తే బయటనుండి శక్తి లేదు కాబట్టి బాహ్యశక్తి 0 అవుతుంది కాబట్టి మీరు తరంగ సమీకరణాన్ని కలిగి ఉన్నారు మరియు ప్రారంభంలో బాహ్య శక్తి లేదు దీనినే మీరు కలిగి ఉన్నారు కాబట్టి మీరు బయట నుండి కొంత శక్తిని ఇస్తే అంటే మీరు దానిని ఒక ఫంక్షన్ రూపంలో ఇవ్వవచ్చు మరియు దానిని మీరు hxt అనుకోండి కాబట్టి మనం నాన్ హోమోజీనియస్ తరంగ సమీకరణం utt c2uxxhxt ని పూర్తి డొమైన్లో తీసుకుందాం ఇక్కడ hxt బాహ్య శక్తి అవుతుంది మరియు x∈R t0 కాబట్టి మీరు అనంతమైన స్ట్రింగ్ ని మరియు ప్రారంభ సమాచారం ux0f utx0g ని కలిగి ఉన్నారు ఇప్పుడు ఇక్కడ మనం పరిష్కారాన్ని ఎలా కనుగొనాలో తెలుసుకోవాలనుకుంటున్నాము కాబట్టి మళ్లీ అదే ఎనర్జీ ఆర్గ్యుమెంట్ ని ఉపయోగించి మీరు దీనిని కనుగొనవచ్చు మీరు u1xt u2xt లను ఈ సమస్యకు రెండు పరిష్కారాలుగా భావించినట్లయితే మీరు వాటి వ్యత్యాసం u1 u2 ను W అనుకుంటారు ఇప్పుడు w కూడా తరంగ సమీకరణానికి పరిష్కారం అవుతుంది ఎందుకంటే u1 మరియు u2లు సమీకరణాన్ని సంతృప్తి పరుస్తాయి కాబట్టి వాటి వ్యత్యాసం 0 అవుతుంది కుడివైపు 0 అవుతుంది మరియు సజాతీయ తరంగ సమీకరణాన్ని సంతృప్తి పరుస్తుంది మరియు ప్రారంభ సమాచారం 0 అవుతుంది ఎనర్జీ ఆర్గ్యుమెంట్ ని ఉపయోగించడం ద్వారా ఇంతకు ముందు ఇచ్చిన రుజువు ఇక్కడ కూడా పనిచేస్తుంది కాబట్టి పరిష్కారం యొక్క ప్రత్యేకత ఇక్కడ హామీ ఇవ్వబడుతుంది కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది పరిష్కారాన్ని కనుగొనడం మాత్రమే కాబట్టి దీనికి పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉంటుంది అందువల్ల మీరు నాన్ హోమోజీనియస్ తరంగ సమీకరణానికి కూడా అ పరిష్కారాన్ని కలిగి ఉంటారు సరేనా దీనిని మనం తర్వాత వీడియోలో చూపిస్తాము నేను మీకు పరిష్కారాన్ని కనుగొనే పద్ధతిని ఇస్తాను మనం ఈ సమస్యను రెండు భాగాలుగా విభజించడానికి ప్రయత్నిస్తాము అందులో ఒకటి సజాతీయ సమీకరణానికి డిఅలెమ్బెర్ట్ పరిష్కారాన్ని కనుగొనడం అది మనకు ఇప్పటికే తెలుసు రెండవది నాన్ హోమోజీనియస్ భాగానికి పరిష్కారాన్ని కనుగొనడం సాధారణంగా ఇంటిగ్రేషన్ ను ఉపయోగించడం ద్వారా మీరు ఈ పరిష్కారాన్ని పొందవచ్చు కాబట్టి దీనిని మనం తర్వాత వీడియోలో చూద్దాం ధన్యవాదాలు